కాబట్టి ఇప్పుడు యంత్రాలు వాస్తవానికి ఏకీకృతంగా ఊగిసలాడుతున్నాయి అది నేను మీకు చెప్పాను కాబట్టి ఒక కామన్ బేస్ లో రెండు యంత్రాల స్వింగ్ సమీకరణాలను రెండు యంత్ర కేసు లను మాత్రమే పరిశీలిద్దాం కాబట్టి మొదటి దానికి మీరు మొదట H1Πf d21dt2 Pi1 - Pe1 అని వ్రాయవచ్చు ఇది మొదటి యంత్రానికి సమీకరణం 24 ఇప్పుడు రెండవ యంత్రం కోసం మీరు వ్రాయవచ్చు H2Πf d22dt2 Pi2 - Pe2 అది సమీకరణం 25 యంత్ర రోటర్ ఏకీభవిస్తుంది కాబట్టి అంటే పొందికైన సమూహంలో ఉన్నారని నేను మీకు చెప్పాను అంటే వాటి వేగం పెరుగుదల లేదా వేగం తగ్గడం అదే విధంగా ఉంటుంది మనం వాటిని 12δ గా తీసుకోవచ్చు ఇది సమీకరణం 26 కాబట్టి మీరు ఈ సమీకరణం 24 మరియు 25 ను జోడిస్తే మరియు12δ ను ప్రత్యామ్నాయం చేస్తే మీరు12δను జోడించి ప్రత్యామ్నాయం చేస్తే పొందుతారు అప్పుడు మీరు పొందుతారు HeqΠf d2dt2 Pi - Pe ఇది సమీకరణం 27 అంటే ఇక్కడ Pi Pi1 Pi2 Pe Pe1 Pe2 మరియు Heq నిజానికి H1H2అవుతుంది ఇప్పుడు వాస్తవానికి Heq సాధారణంగా G1machineGsystemH1machineG2machineGsystem H2machine గా అవుతుంది ఒకవేళ మీకు G1 H1 ఉంది అప్పుడు మీకు ఇది మీ మెషిన్ రేటింగ్ మరియు రెండవ మెషీన్ కోసం జడత్వం మీకు G2 H2 మరియు మూడవ మెషీన్ కోసం మీకు G3 H3 మరియు మొదలైనవి ఉన్నాయి ఇప్పుడు G1 H1 G2 H2 make it in genaral GnHnby your system base Gsystem మరియు వాస్తవానికి అది Heq కాబట్టి Heqవాస్తవానికిG1 H1 G2 H2 GnHn Gsystem అవుతుంది కాబట్టి అదేవిధంగా ఇక్కడ కూడా మనం మెషిన్ అనే పదాన్ని G1 H1 G2 H2 right Gsystem విషయంలో ఇక్కడ ఉంచాము కాబట్టి ఇది Heq మీరు ఉదాహరణకు తీసుకుంటే G1machine G2machine మరియు Gsystemఅన్ని విలువలు ఒకేలా ఉంటే ప్రాథమికంగా అదిH1H2అవుతుంది అంటే రెండు యంత్రాల కోసం వారు సమాంతరంగా కనెక్ట్ చేసినప్పుడు ఓకే కాబట్టి అవి సమాన రేటింగ్ కలిగి ఉంటే వాటి జడత్వం జోడించబడాలి లేకపోతే మీరు మార్చాలి కాబట్టి ఇప్పుడు మనము ఉదాహరణకి వస్తాము కాబట్టి మొదటి ఉదాహరణ చూడండి 100 MVA రేట్ చేసిన 60 hz 4 పోల్ టర్బో జెనరేటర్ 13 8 kV కి 10 MJ MVA యొక్క జడత్వ స్థిరాంకం ఉంది మీరు ఎ రోటర్లో నిల్వ చేసిన శక్తిని సింక్రోనస్ వేగం వద్ద కనుగొనండి బి ఒకవేళ జనరేటర్ ఇన్పుట్ 50 MW విద్యుత్ లోడ్ కోసం అకస్మాత్తుగా 60 మెగావాట్లకు పెంచబడితే మరియు రోటర్ త్వరణాన్ని కనుగొనండి మరియు సి పార్ట్ బి లో రోటర్ త్వరణం లెక్కించి నట్లయితే నా ఉద్దేశ్యం ఏమిటంటే ఇక్కడ పార్ట్ బి లో చూడండి ఇక్కడ 12 సైకిల్స్ కోసం నిర్వహించబడుతుంది ఈ వ్యవధి ముగింపులో టార్క్ కోణం లో మార్పు మరియు ఆర్పిఎమ్ లో రోటర్ వేగం కనుగొనండి ఇది మీరు కనుగొనవలసిన సమస్య కాబట్టి ఇది ఎలా చేస్తారు కాబట్టి భాగం ఎ నిల్వ చేసిన శక్తి మనకు తెలుసు G H G కి 100 MVA H 10 MJMVA దీనికి 10 MJMVA ఇవ్వబడింది మరియు H 100 MVA ఇవ్వబడింది అందువల్ల నిల్వ ఎనర్జీ 100 10 అవుతుంది కాబట్టి 1000 MJ అంగీకరించండి ఇప్పుడు బి లో 50 మెగావాట్ల విద్యుత్ లోడ్ కోసం జనరేటర్ యొక్క ఇన్పుట్ అకస్మాత్తుగా 60 మెగావాట్లకు పెంచబడితే రోటర్ త్వరణాన్ని కనుగొనండి ఇప్పుడు ఎసిలరేటింగ్ పవర్ Pa Pi - Pe అవుతుంది కాబట్టి విద్యుత్ శక్తి Pe 50 మెగావాట్లు మరియు Pi అంటే మీరు జనరేటర్ యొక్క ఇన్పుట్ అకస్మాత్తుగా 60 మెగావాట్లకు పెంచితే Pi విద్యుత్ భారం 60 మెగావాట్ల ఉన్నప్పుడు కాబట్టి ఇది 60 50 మెగావాట్లు అంటే 10 మెగావాట్లు అవుతుంది కాబట్టి ఎసిలరేటింగ్ పవర్ వాస్తవానికి 10 MW అవుతుంది ఇప్పుడు మనకు M GH180fతెలుసు అంటే మనంMJ sec elect degree అని పెడుతున్నాం కాబట్టి G H 100 మీ 10 మీది ఇక్కడ వాస్తవానికి 100 ఇది ఇక్కడ 100 H G నిజానికి 100 నేను తప్పు చేశాను అది 100 గుణకారం 10 అవుతుంది కానీ ఈ సమాధానం సరైనది 1001018060 అంటే554అంటే MJ sec elect degree ఇప్పుడు ఈ M తెలిసింది ఇప్పుడు మీకు M d2dt2 అసిల రేటింగ్ పవర్ Pa అని తెలుసు కాబట్టి 554 d2dt2 10 కాబట్టి అంటే d2dt2 10545 108 elect degree Sec2 ఇది త్వరణం ఇది త్వరణం కాబట్టి 108 elect degree Sec2 వాస్తవానికి త్వరణం మీ d2dt2 చేయవచ్చు కాబట్టి α త్వరణం మనం α త్వరణాన్ని నిర్వచించాము 108 elect degree Sec2 ఇప్పుడు భాగం సి రోటర్ త్వరణం లెక్కించి నట్లయితే భాగం బి లో 12 సైకిల్స్ కోసం నిర్వహించబడితే ఈ వ్యవధి ముగింపులో టార్క్ కోణంలో మార్పు మరియు ఆర్పిఎమ్లో రోటర్ వేగం కనుగొనండి కాబట్టి 12 సైకిల్స్ అంటే 60 అది మీ 60hz వ్యవస్థ అది 60hz సిస్టమ్ కాబట్టి 12 సైకిల్స్ అంటే 1260 0 2 సెకన్లు కాబట్టి δ 12 α ∆t2 మార్పు అంటే 12 α త్వరణం ∆t2అవుతుంది కాబట్టి12 α మీ 108 elect degree Sec2 ∆t0 2 2 కాబట్టి δ వాస్తవానికి 2 16 elect degree టార్క్ కోణంలో మార్పును మీరు కనుగొనండి అని ఇప్పుడు అడిగారు కాబట్టి ఇది టార్క్ కోణంలో మార్పు ఇప్పుడు ఇది α 108 elect degree Sec22 ఇది ఒకటి మనం దానిని rpm రెవల్యూషన్ ర్ మినిట్ సెకను త్వరణం కు మార్చాలి ఎలా చేస్తారు ఇది ఒక సాధారణ అర్థమెటిక్ 3600 1 రెవల్యూషన్ 10 1360 రెవల్యూషన్ మరియు 1080 ఇక్కడ ఏమైనా 108360రెవల్యూషన్ కానీ మనకు ఈ ఆర్పిఎమ్ సెకను వచ్చింది కాబట్టి అది మీది ఇది మీది 108 elect degree Sec2 అని తెలుసు కాబట్టి మీరు ఇలా వ్రాసేటప్పుడు అది 60 తో గుణించాలి అంటే ఇది1Sec2 అని వ్రాయబడింది కాబట్టి దీన్ని మీరు 1SecSec గా చేయవచ్చు కాబట్టి ఈ 1 సెకను ఓకే మీరు 60 సెకన్లు 1 నిమిషం అని పిలుస్తారు కాబట్టి 1 సెకండ్ 160 ఇది కేవలం అర్థమెటిక్ ఓకే కాబట్టి దీనివల్ల 1 Sec2 అంటే Sec Sec కాబట్టి అంటే సెకను 1 Sec మీరు160 ను హారం లో పెడితే 60 పైకి వెళ్తుంది 60 108360 rpmsecకు సమానం కాబట్టి ఈ విధంగా మనము α మీ 18 rpmsec ను నిర్వచించాము మీరు సరళీకృతం చేస్తే అది 18 rpmsec అవుతుంది ఎందుకంటే ఈ పిరియడ్ చివరిలో రోటర్ వేగం ఆర్పిఎమ్లో ఇది తెలుసుకోబడిందని మనం తెలుసుకోవాలి కాబట్టి ఈ విధంగా మనం యూనిట్ను మార్చాలి అది α యూనిట్ మీరు rpm sec అవుతుంది కాబట్టి 18 rpmsec అంటే ఈ విధంగా మీరు చేయగలిగితే చేయాలి కాబట్టి మీరు చేస్తే కాబట్టి ఈ మార్పిడి మనం దీన్ని ఎలా చేశామో మీకు సరిగ్గా అర్థమైందని నేను ఆశిస్తున్నాను కాబట్టి ఇప్పుడు మీ 12 సైకిల్స్ చివరిలో రోటర్ వేగం వాస్తవానికి 120fPα∆t అవుతుంది కాబట్టి ఇది120604180 2 అంటే 1803 6 rpmఓకే మరియు అందుకే మనము ఈ యూనిట్ను తయారుచేస్తాము ఎందుకంటే ఇది 18 rpmsec మరియు అందుకే rpmsec అయితే కాబట్టి రెండవ సెకను రద్దు చేయబడుతుంది కాబట్టి యూనిట్ మీ rpm అవుతుంది మరియు ఇది మీకు తెలిసిన 120fPrpm మరియు ఇది 1803 6 rpm ఇది సమాధానం కాబట్టి మీకు తెలిసిన యూనిట్లోని పరివర్తన కోసం కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆ తర్వాత విషయాలు సరిగ్గా ఉంటాయి ఉదాహరణ 2 అనుకుందాం 400 MVA సింక్రోనస్ మెషీన్కు H1 4 6 MJ MVA మరియు 1200 MVA మెషీన్ H2 3 MJMVA కలిగి ఉంది రెండు యంత్రాలు ఒక పవర్ ప్లాంట్ లో సమాంతరంగా పనిచేస్తాయి మీరు సిస్టమ్ బేస్ 100 అయిన 100 MVA బేస్ కు సంబంధించిన Heq ను కనుగొనాలి కాబట్టి రెండు యంత్రాల యొక్క గతి శక్తి KE అది మీది H1 మరియు G1 H1 ఇది మీ G1 400 మరియు H14 6 400 H1 ఇవ్వబడింది మీ ఈ H2 3 మరియు మీ G2 1200 కాబట్టి మొత్తం 5440 MJ కాబట్టి ఇది రెండు యంత్రాల యొక్క మీ గతి శక్తి ఇప్పుడు ఆ ఫార్ములా HeqG1machineGsystemH1machineG2machineGsystem H2machine గా ఇవ్వబడింది కాబట్టి ఇచ్చిన మొత్తం డేటా G1machine 400 MVA H1machine H1 అంటే 4 6 MJ MVA అప్పుడుG2machine1200 MVA మరియుH2machine H2 అంటే 3 MJ MVA మరియుGsystem 100 MVA అంటే ఇది మీరు పొందాలి మీరు అన్నింటినీ కలిపి ఉంటే అది 54 4 MJ MVA అవుతుంది కాబట్టి 100 MVA బేస్ కు సంబంధించి సమానమైన జడత్వంను తనిఖీ చేయాలి అంటే మొత్తం గతి శక్తి ఇది 5440 కాబట్టి సిస్టమ్ బేస్ ద్వారా విభజించండి కాబట్టి మీ ద్వారా 5440 ను మీరు 100 MVA బేస్ అని పిలుస్తారు కాబట్టి వాస్తవానికి ఇక్కడ 5440 ఇది 5440100 నేను పొరపాటున 1000 చేసాను 100 అది 100 కాబట్టి ఇది 54 4 MJ MVA అవుతుంది కాబట్టి ఈ లెక్కలన్నీ వాస్తవానికి నేను చేసినవి అన్ని మరోసారి నేను పునరావృతం చేశాను కాబట్టి మీకు ఏవైనా గణన తప్పిదాలు లేదా ఏదైనా వ్రాత లోపం కనిపిస్తే మీరు ఇవన్నీ నాకు తెలియజేస్తే నేను అభినందిస్తున్నాను కాబట్టి ఉదాహరణ 3 100 MVA 2 పోల్ 50hz జనరేటర్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా 40 103 Kg meter2 కాబట్టి రోటర్లో రేటెడ్ స్పీడ్ వద్ద ఎనర్జీ ఎంత సంబంధిత యాంగిలర్ మొమెంటం ఏమిటి మరియు మీరు జడత్వ స్థిరాంకం H ని కనుగొనాలి ఈ మూడు విషయాలను మీరు గుర్తించాలి ఇప్పుడు సింక్రోనస్ స్పీడ్ Ns 120fP P కి సమానం 2 పోల్స్ 3000 ఆర్పిఎమ్ కాబట్టి వాస్తవానికి ఇది మీ300060 rps అవుతుంది ఓకే రెవల్యూషన్ పర్ సెకండ్ నిల్వ ఎనర్జీ గతిశక్తి ½ J m2 ఇది 2 ధ్రువ యంత్రం కాబట్టి m ఎలెక్ట్రికల్ మరియుm మెకానికల్ ఎలక్ట్రికల్ రేడియంట్ మరియు మీ మెకానికల్ రేడియంట్ రేడియంట్ రెండూ ఒకే విధంగా ఉంటాయి ఎందుకంటే ఇది 2 పోల్ మెషిన్ కాబట్టి గతి శక్తి ½ J m2 కాబట్టి ½ ఇది J 40 103 మరియు ఇది మీ ω అంటే 2π మీరు పిలిచేది rpm ఇవ్వబడింది అది300060 అంటే rps కాబట్టి2 π3000602 10 6 MJ అవుతుంది కాబట్టి వాస్తవానికి ఇది 1974 43 MJ గా వస్తోంది అదేవిధంగా గతి శక్తి H kinetic energy stored MVA base అవుతుంది కాబట్టి అది 1974 43100 కాబట్టి ఇది 19 7443 MJ MVA కాబట్టి M J m ఇది మనము ఇంతకు ముందు చూసినది కూడా అది 40 103 m 10 6 ఇక్కడ 10 6ఉంది కాబట్టి అది MJ Sec Mech rad మరియు ఇది 2 పోల్ మెషిన్ ద్వారా M 12 568 MJ sec Mecha rad అవుతుంది కాబట్టి మెకానికల్ ఎలక్ట్రికల్ రేడియంట్ ఇది అదే కాబట్టి ఇది మీది ఈ చిన్న ఉదాహరణ మనం ఇప్పుడు తీసుకున్నాము స్థిరమైన స్థితిలో విద్యుత్ ప్రవాహానికి వద్దాం కాబట్టి మనము చిన్న ట్రాన్స్మిషన్ లైన్ అనుకుందాము నిరోధకతను నిర్లక్ష్యం చేయండి కాబట్టి ట్రాన్స్మిషన్ లైన్ కోసం మీ రియాక్ట్ న్స్ మాత్రమే ఉంది కాబట్టి రెసిస్టెన్స్ నిర్లక్ష్యం చేయబడినందున లైన్ వాస్తవానికి నష్టరహిత రేఖ కాబట్టి ప్రాథమిక అవగాహన కోసం మేము ఒక చిన్న లాస్లెస్ ట్రాన్స్మిషన్ లైన్ను పరిశీలిస్తాము మరియు ఫిగర్ 2 ఇవ్వబడింది ఓకే మరియు అతి తక్కువ నిరోధకత ఇవ్వబడితే R ను పరిగణనలోకి తీసుకున్న ట్రాన్స్మిషన్ లైన్ పనితీరు లక్షణానికి లైన్లో నిరోధకత లేదు కానీ ఇక్కడ "R" ను పరిగణించరు అంటే సెండింగ్ ఎండ్ రియల్ పవర్ మరియు రిసీవింగ్ ఎండ్ రియల్ పవర్ రెండూ Ps మరియు Pi ఒకేలా ఉంటాయి ఎందుకంటే నిరోధకత లేదు కాబట్టి పర్ ఫేజ్ సెండింగ్ ఎండ్ మరియు రిసీవింగ్ వోల్టేజీలు వరుసగా VS మరియు VR కాబట్టి మనము సెండింగ్ ఎండ్ మరియు రిసీవింగ్ ఎండ్ లో రియల్ మరియు రియాక్టివ్ పవర్ ను కనుక్కోవాలి మరియు యాంగిల్ δతో VS లీడ్స్ VR అని ఇచ్చారు ఈ పరిస్థితి లో VS వాస్తవానికి సెండింగ్ ఎండ్ వోల్టేజ్ యాంగిల్ δతో లీడ్స్ రిసీవింగ్ ఎండ్ వోల్టేజ్ అని అనుకోవాలి కాబట్టి పర్ ఫేజ్ ప్రకారం సెండింగ్ ఎండ్ వద్ద పవర్ ఉంటుంది కాబట్టి మనకు తెలుసు ఇంతకుముందు మనము లోడ్ ప్రవాహ అధ్యయనాల కోసం అధ్యయనం చేసాము సెండింగ్ ఎండ్ పవర్ PS j QS SS PS j QS VS I అని అధ్యయనం చేసాము కాబట్టి ఇది సమీకరణం 29 ఫిగర్ 2 నుండి నేను ఇచ్చిన ఫిగర్ నుండి I VS VR jx అవుతుంది కాబట్టి I VS VRjxమరియు మీరు కంజుగేట్ I తీసుకుంటే అది VS VRjxఅవుతుంది కాబట్టి jx jx అవుతుంది కాబట్టి ఇది సమీకరణం 30 కాబట్టి ఇక్కడ వాస్తవానికి యాంగిల్ δతో VS లీడ్స్ VR కాబట్టి సమీకరణం 29 మరియు 30 నుండి అంటే ఇక్కడ మీరు I ను ప్రతిక్షేపిస్తే మీరు అలా చేస్తే SS VSVS VR jx అవుతుంది ఇది సమీకరణం 31 ఇప్పుడు VR |VR |∟00 కాబట్టి VR VR కూడా VR ఎందుకంటే కోణం 00 మనము ఇప్పుడు రాసినవన్నీ ఇక్కడ అన్ని విషయాలను ప్రతిక్షేపిస్తే VS |VS|∟δ |VS| ejδ అవుతుంది కాబట్టి మీరు సరళీకృతం చేస్తే SS PS j QS VS|VR|x sin jVS2 VS|VR|cos x మీరు పొందుతారు అంటే PS VSVRx sin ఇది సమీకరణం 32 మరియు QS VS2 VS|VR|cos x కాబట్టి ఇది మీది మీరు పిలిచే సెండింగ్ ఎండ్ పవర్ రియల్ పవర్ మరియు రియాక్టివ్ పవర్ ఇప్పుడు అదేవిధంగా ఇది మీరు ఇదే విధంగా చేస్తే అంటే మనము అదేవిధంగా చేస్తే అని అర్థం అప్పుడు SR అదేవిధంగా రిసీవింగ్ ఎండ్ లో మనకు SR PR j Qr VR I అవుతుంది అదేవిధంగా మీరు కొనసాగితే మీకు PR VS|VR|x sin and QR VSVRcos δ VR2 xలభిస్తుంది ఇది సమీకరణం 36 కానీ ఇక్కడ మన లక్ష్యం రియల్ పవర్ ను పరిశీలించడం కాబట్టి లాస్లెస్ ట్రాన్స్మిషన్ లైన్ కోసం PS PR VS|VR|x sin ఇది సమీకరణం 37 అదే విధంగా లాస్లెస్ సింక్రోనస్ మెషిన్ ద్వారా పంపిణీ చేయబడిన స్థిరమైన స్థితి శక్తి కి సమీకరణం కూడా దీనిని Pe గా ఇవ్వవచ్చు అంటే Pt then Eg then |Vt|xd sin గా ఇవ్వవచ్చు ఇది సమీకరణం 38 ఇక్కడ మాగ్నిట్యూడ్ Eg rms సింక్రోనస్ మెషీన్ యొక్క అంతర్గత వోల్టేజ్ | Vt | సింక్రోనస్ మెషీన్ యొక్క rms టెర్మినల్ వోల్టేజ్ మాగ్నిట్యూడ్ మరియు నేను వ్రాసిన xd డైరెక్ట్ యాక్సిస్ రియాక్టన్స్ లేదా రౌండ్ రోటర్ మెషీన్లో సింక్రోనస్ రియాక్టన్స్ మరియు δ ఎలక్ట్రికల్ పవర్ యాంగిల్ కాబట్టి ఇప్పుడు మీ ఉదాహరణ 4 ని పిలుస్తారు కాబట్టి 200 మెగావాట్ల లోడ్ వద్ద మూడు దశల ట్రాన్స్మిషన్ లైన్ యొక్క సెండింగ్ ఎండ్ మరియు రిసీవింగ్ ఎండ్ వోల్టేజీలు 230 మీ 230kV వద్ద సమానంగా ఉంటాయి అంటే 200 మెగావాట్ల లోడ్ వద్ద 3 ఫేజ్ ట్రాన్స్మిషన్ లైన్ యొక్క సెండింగ్ ఎండ్ మరియు రిసీవింగ్ ఎండ్ వోల్టేజీలు 230 కెవి వద్ద సమానంగా ఉంటుంది పర్ ఫేజ్ లైన్ ఇంపెడెన్స్ j14Ω అంటే 'r'నిర్లక్ష్యం చేయబడిన ప్రతిచర్యగా తీసుకోబడుతుంది రేఖపై ప్రసారంచేయగల గరిష్ట స్థిరమైన శక్తిని లెక్కించండి కాబట్టి VS|VR| మనము ఇంతకుముందు చర్చించాము ఇది పర్ ఫేజ్ ప్రాథమిక విశ్లేషణకు వెళ్తుంది కాబట్టి VS|VR| 2303 అంటే 132 79 kVఅవుతుంది ఇప్పుడు సమీకరణం 37 నుండి PR PS VS|VR| xఎందుకంటే ఆ సందర్భంలో sin δ 1 ఆ δ 90◦ మరియు VS|VR| అంటే VR2 xఅంటే 132 కాబట్టి వాస్తవానికి ఇది 1259 5MWphase కాబట్టి ఇది 3 దశ అయితే ఇది 3 దశ ఇది 3 12 1259 5 మెగావాట్లు ఇది 3 దశల మొత్తం అవుతుంది కాబట్టి అక్కడ ఇది ఒక సాధారణ ఉదాహరణ తరువాత మీరు ఈ ఫిగర్ యొక్క సింగిల్ లైన్ రేఖాచిత్రాన్ని తీసుకుంటే ఇక్కడ ఇవ్వబడింది ఒక సిస్టమ్ యొక్క సింగిల్ లైన్ రేఖాచిత్రం ఫిగర్ 3 లో చూపబడింది ఇది మీ ఫిగర్ 3 అన్ని విలువలు కామన్ బేస్ పై బస్ 2 లోకి పంపబడే పవర్ పర్ యూనిట్లో ఇది బస్ 2 మరియు 1 p u వోల్టేజ్ కలిగిన అనంతమైన బస్సు ఇది అనంతమైన బస్ వోల్టేజ్ 1∟0 గా ఇవ్వబడింది మరియు మీరు బస్ 2 అని పిలిచేది 1 p అంటే బస్ 2 లోకి పంపబడే శక్తి 0 8 పవర్ ఫ్యాక్టర్ లాగింగ్ వద్ద 1 p పవర్ యాంగిల్ సమీకరణాన్ని మరియు సిస్టమ్ కోసం స్వింగ్ సమీకరణం ను కనుగొనండి అన్ని నష్టాలను విస్మరించండి కాబట్టి ఇది ఒక రేఖాచిత్రం ఇవ్వబడింది ఇది ఒక జనరేటర్ మరియు ఈ సమస్యను పరిష్కరించే ముందు ఇది ఇప్పుడు అనంతమైన బస్సు అనంతమైన బస్సు అంటే ఏమిటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం సాధారణంగా మనకు తెలుసు అనంతమైన బస్సు అంటే వోల్టేజ్ మాగ్నిట్యూడ్ మరియు దాని కోణం రెండూ స్థిరంగా ఉంటాయి కాని అనంతమైన బస్సు అంటే ఏమిటి కాబట్టి మొదట అనంతమైన బస్సు అంటే ఏమిటో చూడటానికి ప్రయత్నిద్దాం మరియు తరువాత ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిద్దాం ఓకే అప్పుడు మనందరికీ విషయాలు అర్థమయ్యేలా ఉంటాయి కాబట్టి ఉదాహరణకు మొదట మనం అనంతమైన బస్సును ఎలా నిర్వచించాలో నిర్వచించుకుందాం కాబట్టి ఇది ఒక జనరేటర్ ఉంది మరియు ఇది ఒక పవర్ సిస్టమ్ నెట్వర్క్ ఇది ఇలా ఇవ్వబడుతుంది ఇది ట్రాన్స్మిషన్ నెట్వర్క్ ఇవ్వబడింది ఈ ఇంపెడెన్స్ Z1 Z2 Z3 Z4 Z5 మీ Z6 Z1 మరియు ఇది ఇక్కడ ఒక పెద్ద వ్యవస్థ దీనితో ఈ మొత్తం ట్రాన్స్మిషన్ నెట్వర్క్ చాలా పెద్ద సిస్టమ్తో అనుసంధానించబడి ఉంది మరియు ఇది నేను తీసుకున్న రేఖాచిత్రం మరియు ఇది డబుల్ సర్క్యూట్ లైన్ కాబట్టి దీనిని ఫిగర్ ఎ ఒక సాధారణ కాన్ఫిగరేషన్ గా గుర్తించాను విశ్లేషణ ప్రయోజనం కోసం సిస్టమ్ కోసం ఇప్పుడు ఫిగర్ ఎ చూడండి దీని మధ్య ఎటువంటి సంబంధం లేదు ఈ సమస్య మీ రేఖాచిత్రం ఇది వివరణ కోసం నేను మీ రేఖాచిత్రం ను తీసుకున్నాను కాబట్టి విశ్లేషణ యొక్క ప్రయోజనం కోసం ఫిగర్ ఎ యొక్క వ్యవస్థను ఫిగర్ బి రూపానికి తగ్గించవచ్చు ఇది ఫిగర్ బి యొక్క రూపం ఇది సమానమైనది థెవెనిన్ సమానమైన ట్రాన్స్మిషన్ నెట్వర్క్ జనరేటర్ బాహ్యానికి లేదా యంత్ర కుడి బాహ్యానికి మరియు ట్రాన్స్మిషన్ లైన్ ప్రక్కకు సమానమైన థెవెనిన్ ఫిగర్ ను చేశాను కాబట్టి ఈ విషయాలన్నీ మరియు సమానమైన మీ థెవెనిన్ సమానమైనవి తయారు చేయబడ్డాయి మరియు ఇది జనరేటర్ ఉంటుంది ఇది టెర్మినల్ వోల్టేజ్ Et ఉంది మరియు ఇది Zeq re j xe ఇది మనము చేసిన థెవెనిన్ కు సమానమైనదని అనుకుందాం ఇది మీరు తయారు చేసినది మరియు ఈ పెద్ద వ్యవస్థ బస్సు ద్వారా ప్రాతినిధ్యం వహించింది దీనికి EB ఆ క్యాపిటల్ E ప్రత్యయం B అని ఇవ్వబడింది మరియు ఇది ఇప్పుడు అనంతమైన బస్సు అని మనము పిలుస్తాము మరియు ఇది ఒక పెద్ద వ్యవస్థ కాబట్టి సిస్టమ్ యొక్క సాపేక్ష పరిమాణం కారణంగా ఇది పెద్ద వ్యవస్థ అని నా ఉద్దేశ్యం ఇది పెద్ద వ్యవస్థ కాబట్టి యంత్రం శక్తిని సరఫరా చేస్తున్న వ్యవస్థ యొక్క సాపేక్ష పరిమాణం కారణంగా అంటే ఇది ఒక యంత్రం ఇది చాలా పెద్ద వ్యవస్థకు శక్తిని సరఫరా చేస్తోంది ఇది చాలా పెద్ద వ్యవస్థకు శక్తిని సరఫరా చేస్తోంది ఓకే ఆ యంత్రం డైనమిక్స్ తో అనుబంధించబడిన యంత్రం థెవెనిన్ యొక్క వోల్టేజ్ EB వోల్టేజ్ మరియు ఫ్రీక్వెన్సీలో వాస్తవంగా ఎటువంటి మార్పు ఉండదు అంటే యంత్రంతో అనుబంధించబడిన డైనమిక్స్ వాస్తవానికి యంత్రంతో అనుబంధించబడిన డైనమిక్స్లో ఏమైనా మార్పులు కావచ్చు కానీ ఇది థెవెనిన్ యొక్క వోల్టేజ్ EB వోల్టేజ్ మరియు ఫ్రీక్వెన్సీలో వాస్తవంగా ఎటువంటి మార్పును కలిగించదు అంటే ఈ వ్యవస్థ పెద్దది ఈ జనరేటర్ చిన్నది రేటింగ్ చిన్నది అందువల్ల దీనితో సంబంధం ఉన్న డైనమిక్స్ ఏదైనా మార్పులు ఉంటే అది ఈ బస్సు ఈ వోల్టేజ్ EB పరిమాణం మరియు దాని కోణంలో ఎటువంటి మార్పును కలిగించదు అది మారదు స్థిరమైన వోల్టేజ్ మూలాన్నిమరియు స్థిరమైన ఫ్రీక్వెన్సీ అనంతమైన బస్సు గా సూచిస్తారు కాబట్టి ఇది అనంతమైన బస్సుకు మీ నిర్వచనం కాబట్టి కాన్సెప్ట్ స్పష్టంగా ఉండాలి అని నా ఉద్దేశ్యం మనకు జనరేటర్ ఉందని మరియు మనకు భారీ పెద్ద వ్యవస్థ ఉందని అనుకుందాం కాబట్టి మీరు ఒక థెవెనిన్ సమానమైన దానిని తయారు చేస్తారు మీ జనరేటర్కు బాహ్యంగా మొత్తం ట్రాన్స్మిషన్ ఉంది Zeq re j xe మరియు ఈ బస్ బార్ వోల్టేజ్ ఇక్కడ మనం దీనిని EB గా తయారుచేస్తాము అది మనం పిలిచే అనంతమైన బస్ వోల్టేజ్ మరియు తదుపరిది ఈ వ్యవస్థ యొక్క డైనమిక్స్ నా ఉద్దేశ్యం ఈ వ్యవస్థ లేదా దీనితో పోలిస్తే ఇది వాస్తవానికి ఇది దీనితో పోలిస్తే చాలా పెద్ద వ్యవస్థ డైనమిక్ ఉంది ఇది పెద్దది కాదు ఇది చిన్నది యంత్రం తో సంబంధం ఉన్న ఏదైనా డైనమిక్స్ మార్పు ఉంటే అది ఈ వోల్టేజ్ మరియు దాని ఫ్రీక్వెన్సీ మాగ్నిట్యూడ్ మీ వోల్టేజ్ మాగ్నిట్యూడ్ మరియు ఫ్రీక్వెన్సీని ఎప్పటికీ ప్రభావితం చేయదు అందుకే ఇది మీ థెవెనిన్ యొక్క వోల్టేజ్ అంటే వోల్టేజ్ మూలం యొక్క స్థిరమైన వోల్టేజ్ మరియు స్థిరమైన ఫ్రీక్వెన్సీ ని అనంతమైన బస్సు గా సూచిస్తారు కాబట్టి కొన్నిసార్లు మనం అనంతమైన బస్సు అని పిలుస్తాము కాబట్టి ఇది అనంతమైన బస్సు యొక్క నిర్వచనం అయిఉండాలి ఇది ప్రాథమికంగా మీరు పిలిచే ఒక థెవెనిన్ ఒక థెవెనిన్ వోల్టేజ్ EB మరియు వ్యవస్థ చాలా పెద్దది ఇది డైనమిక్స్ ఈ వోల్టేజ్ పరిమాణం మరియు దాని కోణాన్ని వోల్టేజ్ను ప్రభావితం చేయదు కాబట్టి అది అనంతమైన బస్సు యొక్క నిర్వచనం కాబట్టి ఈ సమస్యలో అనంతమైన బస్సు ఉన్నందున నేను మీకు వివరించాలని అనుకున్నాను మరియు మీరు ఎల్లప్పుడూ సంఖ్యాపరంగా చాలా వరకు తీసుకునే మీ 1∟0 ను వివరించాలని అనుకున్నాను కాబట్టి ఇది బస్ 3 ఇవ్వబడింది కాబట్టి ఈ సమస్య జెనరేటర్ విషయం ఇవ్వబడింది j మీ రియాక్టన్స్ j0 25 ట్రాన్స్ఫార్మర్ j0 15 మరియు ఇది లైన్ 1 2 0 2 మరియు ఈ 3 నేను మరొక బస్ బార్ చేసాను కాని మనము చేయలేదు మీ వైపు j0 1 j0 1 ఒకే లైన్ కానీ మొత్తం 0 కాబట్టి మీరు ఇప్పుడు ఉంటే మీరు మీ సమానమైన సర్క్యూట్ రేఖాచిత్రాన్ని తయారుచేస్తే జనరేటర్ వోల్టేజ్ ఈ జెనరేటర్ వోల్టేజ్ ఉంది మనము మాగ్నిట్యూడ్ Eg∟δ ను వ్రాయగలము మరియు ఇది J2 5 క్షమించండి 0 కాబట్టి j0 15 ఓకే మరియు ఈ 1 నుండి 2 ఇది j0 2 మరియు ఇక్కడ ఇది 1 3 2 j0 1 j0 1 మరియు ఇది అనంతమైన బస్సు వోల్టేజ్ ఓకే కాబట్టి మనము దీనిని 1∟0 గా చేస్తున్నాము కాబట్టి ఇది ఈ నెట్వర్క్ యొక్క సమానమైన ఇంపెడెన్స్ రేఖాచిత్రం కాబట్టి ఇది మీది దీని నుండి మీరు సమానమైనది గా పిలుస్తారు మనము దీన్ని ఎలా చేయగలమో పరిష్కరించాలి కాబట్టి xeq xeq ను మీరు జోడించిన ఈ రెండింటిని తీసుకోవచ్చు మరియు ఈ రెండు సమాంతరంగా ఉంటాయి 1 0 3 వాస్తవానికి నేను ఉద్దేశపూర్వకంగా గుర్తించాను కాని తప్పు ఏమీ సృష్టించలేదు అది డబుల్ సర్క్యూట్ లైన్ కానీ ఇక్కడ మరో బస్ బార్ సృష్టించబడింది కాబట్టి 0 2 మరియు 0 1 సమాంతరంగా ఉంటాయి కాబట్టి మీ xe 0 25 0 20 4qకాబట్టి 0 u అవుతుంది మరియు శక్తి కారకం 0 8 లాగింగ్ ఇవ్వబడినది కాబట్టి Φ 36 870 లాగింగ్ ఉంది ఇప్పుడు బస్ 2 లోకి కరెంట్ వాస్తవానికి మీరు బస్సు 2 లోకి పంపిన శక్తి అనంతమైన వోల్ట్ బస్ వోల్టేజ్ ఇచ్చిన సమస్యను చదివితే మీరు సమస్యను చదివితే 1 p కోణం '0' 1 అనేది 1 p అంటే బస్ 2 లోకి పంపబడే శక్తి 1 p మరియు అనంతమైన బస్ వోల్టేజ్ కూడా 1∟0 p u మరియు 0 8 పవర్ ఫ్యాక్టర్ లాగింగ్ అంటే బస్ 2 వద్ద కరెంట్ V I cos అవుతుంది కాబట్టి I 1 ఇది మీ ఇన్పుట్ పవర్ ఓకే మరియు ఇది మీ అనంతమైన బస్ వోల్టేజ్ మరియు 0 8 శక్తి కారకం ఇవ్వబడుతుంది కాబట్టి V I cos 1 ప్రతిదీ పర్ యాంగిల్ కానీ లాగింగ్ 87 అంటే మీ 1 870 అవుతుంది ధన్యవాదాలు వస్తాను